కాబట్టి ఈ మాడ్యూల్కు స్వాగతం మరియు ఈ ప్రత్యేకమైన మాడ్యూల్లో ఆపరేషనల్ యాంప్లిఫయర్ ని ఉపయోగించి హై పాస్ ఫిల్టర్ ని ఎలా రూపొందించవచ్చో మనము తెలుసుకుందాం కాబట్టి అబ్బాయిలు ఇప్పటి వరకు మనం ఏమి చూశాము ఆపరేషనల్ యాంప్లిఫయర్ ని ఉపయోగించి లో పాస్ ఫిల్టర్ ని ఎలా రూపొందించవచ్చో చూశాము కాబట్టి పాసివ్ మరియు యాక్టివ్ ఫిల్టర్లు అంటే ఏమిటో కూడా చూశాము కాబట్టి మీరు లో పాస్ యాక్టివ్ ఫిల్టర్ల గురించి మాట్లాడేటప్పుడు ఏమి చూశాము మనము యాంప్లిఫయర్ ని ఉపయోగించాలి మరియు ఈ ప్రత్యేక సందర్భంలో చివరి మాడ్యూల్ మనము ఏమి చూశాము మనము ఆపరేషనల్ యామ్ప్లిఫయర్ ని ఉపయోగించాము ఇప్పుడు ఆపరేషనల్ యాంప్లిఫయర్ ను ఉపయోగించి హై పాస్ యాక్టివ్ ఫిల్టర్ను ఎలా రూపొందించగలమో మనము ఈ ప్రత్యేకమైన మాడ్యూల్లో నేర్చుకుందాము కాబట్టి మీరు స్క్రీన్ను చూస్తే మీరు కనుగొనగలిగేది ఏమిటంటే ఇక్కడ హై పాస్ ఫిల్టర్ ఉంది ఈ ఫిల్టర్ గణనీయంగా అటేన్యుయేట్ చేస్తుంది కాబట్టి మీరు స్క్రీన్ చూడగలిగితే హై పాస్ ఫిల్టర్ అనేది fc కంటే తక్కువ ఫ్రీక్వెన్సీ కలిగిన అన్ని ఫ్రీక్వెన్సీ లను గణనీయంగా అటేన్యుయేట్ చేసి లేదా తిరస్కరించి fc కంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ కలిగిన అన్ని ఫ్రీక్వెన్సీ లను అనుమతించే ఫిల్టర్ కాబట్టి హై పాస్ ఫిల్టర్ అంటే ఏమిటి fc కంటే తక్కువ విలువ కలిగిన అన్ని ఫ్రీక్వెన్సీ లను అది తిరస్కరిస్తుంది అయితే fc కంటే ఎక్కువ విలువ కల ఫ్రీక్వెన్సీ లను పాస్ చేస్తుంది కాబట్టి fc అంటే ఏమిటి fc అనేది గత ఉపన్యాసంలో మనం చూసిన క్రిటికల్ ఫ్రీక్వెన్సీ కాబట్టి ఇప్పుడు లో పాస్ ఫిల్టర్ కంటే భిన్నమైన ప్రధాన విషయం R మరియు C ని లో పాస్ ఫిల్టర్లో ఉంచడం రెసిస్టర్ ఇక్కడ ఉంది మరియు కెపాసిటర్ ఇక్కడ ఉంది ఇది హై పాస్ కోసం వ్యతిరేక కాన్ఫిగరేషన్లో ఉంది హై పాస్ ఫిల్టర్ యొక్క పాస్ బ్యాండ్ క్లిష్టమైన ఫ్రీక్వెన్సీ ల కంటే ఎక్కువ విలువ కలిగిన అన్ని ఫ్రీక్వెన్సీ లు కాబట్టి ఇప్పుడు హై పాస్ ఫిల్టర్ అంటే ఏమిటో చూద్దాం కాబట్టి మీరు కనుగొన్న ఈ ప్రత్యేకమైన ప్లాట్ను మీరు చూస్తే క్రిటికల్ ఫ్రీక్వెన్సీ పైన ఉన్న అన్ని ఫ్రీక్వెన్సీ లను ఇది అనుమతిస్తుంది గత మాడ్యూల్లో మనము లో పాస్ ఫిల్టర్ని చూశాము అంటే క్రిటికల్ ఫ్రీక్వెన్సీ కంటే తక్కువ ఫ్రీక్వెన్సీ కలిగిన ఫ్రీక్వెన్సీలు పాస్ అవటానికి అనుమతించబడతాయి అయితే హై పాస్ ఫిల్టర్ విషయంలో క్రిటికల్ ఫ్రీక్వెన్సీ కంటే అధికముగా ఉండే బ్యాండ్ ఫ్రీక్వెన్సీలు పాస్ చేయడానికి అనుమతించబడ్డాయి కాబట్టి ఇది మీరు చూడగలిగిన ఐడియల్ ఫ్రీక్వెన్సీ ప్రతిస్పందన మళ్ళీ మీరు చూడగలరు ఇది ఇటుక తో కట్టిన గోడ లాగా ఉన్నది fc వద్ద ఖచ్చితంగా ఇది ఐడియల్ ఇది ఇక్కడే అన్ని ఫ్రీక్వెన్సీ లను ఆపివేస్తుంది ఇది స్టాప్ బ్యాండ్ మరియు ఇది పాస్ బ్యాండ్ కాబట్టి ఇప్పుడు నేను ఫ్రీక్వెన్సీ వర్సెస్ గెయిన్ ప్లాట్ గీస్తే నేను చూసేది ఏమిటంటే నా వద్ద ఇలాంటి ప్లాట్లు చాలా ఉన్నాయి నాకు హై పాస్ ఫిల్టర్ ఉంది ఇది లో పాస్ ఫిల్టర్కు సరిగ్గా వ్యతిరేకం ఇప్పుడు తదుపరి విషయం ఏమిటి ఒక పోల్ యొక్క ప్రతిస్పందనను మనం చూడవచ్చు మేము గత మాడ్యుల్ నందు చర్చించాము సింగిల్ పోల్ అంటే ఏమిటి మరియు ఫస్ట్ ఆర్డర్ అంటే ఏమిటి సెకండ్ ఆర్డర్ లో పాస్ ఫిల్టర్ అంటే ఏమిటి 1 R మరియు 1 C మాత్రమే ఉన్న సింగల్ పోల్ మొదటి ఆర్డర్ RC హై పాస్ ఫిల్టర్ల గురించి చర్చిద్దాం మీరు ఈ రెసిస్టర్ వద్ద వోల్టేజ్ను ఉత్పత్తి చేయవచ్చు మరియు అది సింగిల్ పోల్ RC లేదా మొదటి ఆర్డర్ RC ఫిల్టర్ కనుక దీని రోల్ ఆఫ్ రేట్ 20 డిబి పర్ డేకేడ్ ఇది 20 డిబి పర్ డేకేడ్ నాకు సెకండ్ ఆర్డర్ హై పాస్ ఫిల్టర్ ఉంటే అప్పుడు రోల్ ఆఫ్ రేట్ 40 డిబి థర్డ్ ఆర్డర్ హై పాస్ ఫిల్టర్ కి నా రోల్ ఆఫ్ రేట్ 60 డిబి అవుతుంది కాబట్టి మీరు ఆర్డర్ ని పెంచినప్పుడు మీరు మీ ఐడియల్ ప్రతిస్పందనను చేరుకుంటారు ఇప్పుడు హై పాస్ RC ఫిల్టర్ యొక్క క్రిటికల్ ఫ్రీక్వెన్సీ సూత్రం ఏమిటి ఆ సూత్రము మీ లో పాస్ ఫిల్టర్ తో సమానంగా ఉంటుంది అది అదే ఫార్ములాని మనము లో పాస్ ఫిల్టర్ కోసం కూడా ఉపయోగించాము కాబట్టి ఇది యాక్టివ్ హై పాస్ ఫిల్టర్ కోసం క్రిటికల్ ఫ్రీక్వెన్సీ యొక్క ఫార్ములా ఇక్కడ x విలువ R కి సమానం మరియు ఈ ఫార్ములా ఉపయోగించి ఐడియల్ ఫ్రీక్వెన్సీ ప్రతిస్పందన క్రిటికల్ ఫ్రీక్వెన్సీ f1 హెర్ట్జ్ వద్ద ఒక్కసారిగా పెరిగిపోతుంది కాబట్టి ఇక్కడ ఇది క్రిటికల్ ఫ్రీక్వెన్సీ fl అవుతుంది ఇప్పుడు నేను యాక్టివ్ ఫిల్టర్ ఫస్ట్ ఆర్డర్ హై పాస్ ఫిల్టర్ గురించి మాట్లాడితే ముఖ్యముగా 3 విషయాలు దీనిని మొదటి ఆర్డర్ అని పిలుస్తారు ఎందుకంటే 1 R 1 C తరువాత హై పాస్ ఎందుకంటే ఇది హై ఫ్రీక్వెన్సీని పాస్ చేయడానికి అనుమతిస్తుంది క్రిటికల్ ఫ్రీక్వెన్సీ పైన ఉన్న ఫ్రీక్వెన్సీని పాస్ చేయడానికి అనుమతించబడుతుంది క్రిటికల్ ఫ్రీక్వెన్సీ కంటే తక్కువ ఉండే ఫ్రీక్వెన్సీలకు అది అనుమతించదు కాబట్టి ఇది నా స్టాప్ బ్యాండ్ అవుతుంది ఇది నా పాస్ బ్యాండ్ అవుతుంది అప్పుడు మనకు యాక్టివ్ ఫిల్టర్లు ఉన్నాయి ఎందుకంటే మనము నాన్ ఇనవర్తింగ్ యాంప్లిఫయర్ ఉపయోగిస్తున్నాము కాబట్టి మనమందరం ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ను ఎలా డిజైన్ చేయవచ్చో కూడా మనం ప్రయోగాత్మక భాగంలో చూస్తాము మనము ఇంటిగ్రేటర్ను ఎలా డిజైన్ చేయగలం మీరు ఇంటిగ్రేటర్ను ఎలా డిజైన్ చేయవచ్చు మీరు డిఫరెన్సియేటర్ను ఎలా డిజైన్ చేయవచ్చు గ్రౌండ్ యొక్క పాత్ర ఏమిటి లోడింగ్ యొక్క ప్రభావం ఏమిటి ప్రతిదీ మనము ప్రయోగాత్మక విభాగంలో చూస్తాము కాబట్టి మీరు తెరను చూస్తే గత మాడ్యుల్ లో చెప్పిన యాక్టివ్ లో పాస్ ఫిల్టర్ లాగా ఇది సాధారణ యాక్టివ్ హై పాస్ ఫిల్టర్ కి సరళమైన రూపము అనగా ప్రామాణిక ఇన్వర్టింగ్ లేదా నాన్ ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫయర్ ను ప్రాథమిక RC హై పాస్ యాక్టివ్ ఫిల్టర్ పాసివ్ హై పాస్ ఫిల్టర్ కి కనెక్ట్ చేయడం అంటే ఇది మన పాసివ్ ఫిల్టర్ మరియు మీరు ఈ పాసివ్ ఫిల్టర్ ని ఒక ఇన్వర్టింగ్ లేదా నాన్ ఇన్వర్టింగ్ యూనిటీ గెయిన్ యాంప్లిఫయర్ కి అనుసంధానము చేస్తారు ఇక్కడ నాకు గెయిన్ యూనిటీ కానీ నాకు ఇంకా ఎక్కువ గెయిన్ కావాలి అంటే నేను ఇన్వర్టింగ్ లేదా నాన్ ఇన్వర్టింగ్ యామ్ప్లిఫయర్ ని ఉపయోగించవచ్చు కానీ నేను యూనిటీ గెయిన్ యామ్ప్లిఫయర్ ని ఉపయోగిస్తున్నాను కాబట్టి సాంకేతికంగా అలాంటిదేమీ లేదు ఆపైన పాసివ్ హై పాస్ ఫిల్టర్ మాదిరిగా యాక్టివ్ హై పాస్ ఫిల్టర్ మనకు అనంతమైన ఫ్రీక్వెన్సీ ప్రతిస్పందనను ఇస్తుంది యాక్టివ్ హై పాస్ ఫిల్టర్ యొక్క గరిష్ట ఫ్రీక్వెన్సీ యొక్క ప్రతి స్పందన ఓపెన్ లూప్ క్యారెక్టరిస్టిక్ మరియు బ్యాండ్ విడ్త్ నియంత్రిస్తాయి కాబట్టి మనము ఏ విధమైన హై పాస్ యాక్టివ్ ఫిల్టర్ను రూపొందించగలము మరియు యాక్టివ్ హై పాస్ ఫిల్టర్ల వోల్టేజ్ గెయిన్ ఎంత కాబట్టి ఇప్పుడు మనం చూసినది ఏమిటంటే మనము యూనిటీ గెయిన్ కలిగిన యాక్టివ్ హై పాస్ ఫిల్టర్ను ఉపయోగిస్తున్నాము కాని నేను సిగ్నల్ను విస్తరించాలనుకుంటే నేను ఇక్కడ ఇన్వర్టింగ్ లేదా నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ను ఉపయోగించాలి నేను నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ను ఉపయోగిస్తున్నాను ఫిల్టర్ యొక్క అవుట్పుట్ ఆపరేషనల్ యాంప్లిఫయర్ యొక్క నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ కు ఇవ్వబడటం మీరు చూస్తున్నారు ఇది సరైనది కాదా కాబట్టి మొదటి ఆర్డర్ యాక్టివ్ హై పాస్ ఫిల్టర్ పేరులో సూచించినట్లుగా తక్కువ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ను అటేన్యుయేట్ చేసి ఎక్కువ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ను పాస్ చేస్తుంది నాన్ ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫయర్ తో పాటుగా పాసివ్ ఫిల్టర్ విభాగాన్ని కలిగి ఉంటుంది దానిని మనము ఇక్కడ చూశాము ఇది పాసివ్ ఫిల్టర్ మరియు ఇది మా నాన్ ఇన్వర్టింగ్ ఆప్ యాంప్ దీని యొక్క ఫ్రీక్వెన్సీ ప్రతిస్పందన పాసివ్ ఫిల్టర్ సర్క్యూట్ కి సమానంగా ఉంటుంది ఫ్రీక్వెన్సీ ప్రతిస్పందన సూత్రం మాత్రము అదే మరియు దాని విలువ తప్ప మరొకటి కాదు సిగ్నల్ యొక్క వ్యాప్తి యాంప్లిఫైయర్ యొక్క గెయిన్ ద్వారా పెరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఆప్ యాంప్ రహిత యాంప్లిఫయర్ ఉంది DC లాభం 1 R2 R1 తప్ప మరొకటి కాదు కాబట్టి మనము గెయిన్ ను మార్చగలము మరియు మనము చూస్తున్న అవుట్పుట్ ఇన్పుట్ యొక్క మాగ్నిఫైడ్ వెర్షన్ లేదా యామ్ప్లిఫైడ్ వెర్షన్ అందువల్ల సిగ్నల్ యొక్క సింబాలిక్ ప్రాతినిధ్యం ఇన్పుట్ మరియు అవుట్పుట్ టెర్మినల్స్ వద్ద చూడవచ్చు కాబట్టి మనం చూసిన ఈ సర్క్యూట్ యొక్క ఫ్రీక్వెన్సీ ప్రతిస్పందన దీని యొక్క ప్రతిస్పందన పాసివ్ ఫిల్టర్ ప్రతిస్పందన వలె ఉంటుంది ఏది ఏమయినప్పటికీ సిగ్నల్ యొక్క యామ్ప్లిట్యుడ్ యాంప్లిఫైయర్ యొక్క గెయిన్ ద్వారా పెరుగుతుంది మరియు నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ యొక్క పాస్ బ్యాండ్ వోల్టేజ్ గెయిన్ 1 R2 R1 ఇది మేము ఇప్పటికే మాట్లాడాము మరియు ఇది లో పాస్ ఫిల్టర్ గెయిన్ కు సమానం నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫయర్ కి అనుసంధానము చేయబడిన పాసివ్ ఫిల్టర్ ని కలిగిన మొదటి ఆర్డర్ హై పాస్ ఫిల్టర్ ని ఇక్కడ చూపబడింది సర్క్యూట్ యొక్క ఫ్రీక్వెన్సీ ప్రతిస్పందన నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ సర్క్యూట్ వలె ప్రతిస్పందన ఉంటుంది ఈ ఫిల్టర్ వోల్టేజ్ గెయిన్ ఫీడ్ బ్యాక్ రెసిస్టర్ పై ఆధారపడి ఉంటుంది ఇక్కడ వోల్టేజ్ గెయిన్ విలువ R2 R1 Af అనేది ఏమిటో మనం చూశాము కానీ లో పాస్ ఫిల్టర్ యొక్క పాస్ బ్యాండ్ గెయిన్ ఫార్ములా మాత్రము ఒక్కటే కానీ ఇక్కడ ఉన్న తేడా ఏమిటంటే సిగ్నల్ ను కెపాసిటర్ ద్వారా పంపించిన తరువాత అదే సిగ్నల్ రెసిస్టర్కు ఇవ్వబడుతుంది అంతకు ముందు అనగా లో పాస్ ఫిల్టర్లో సిగ్నల్ ముందుగా రెసిస్టర్ గుండా పంపబడుతుంది తరువాత ఇక్కడ ఉంచబడిన కెపాసిటర్ కు ఇవ్వబడుతుంది మీరు లో పాస్ మరియు హై యాక్టివ్ ఫిల్టర్లలో మీరు తెలుసుకునే విషయము ఏమిటంటే ఇవి ఆపరేషనల్ యామ్ప్లిఫయర్ యొక్క ప్రాధమిక సర్క్యూట్లు అని కాబట్టి ఈ రకమైన సర్క్యూట్లను అర్థం చేసుకోవడంలో ఎటువంటి సమస్య ఉండకూడదు Fc అనేది హెర్ట్జ్లోని కటాఫ్ ఫ్రీక్వెన్సీ మనం ఇంతకు ముందు కూడా చూశాము కాబట్టి ఈ సందర్భంలో నేను ఈ ప్రత్యేకమైన సూత్రాన్ని ఉపయోగిస్తే మరియు చాలా తక్కువ ఫ్రీక్వెన్సీల వద్ద చూస్తే ఏమి జరుగుతుంది చాలా తక్కువ ఫ్రీక్వెన్సీల వద్ద నా Vout Vin విలువ Af కంటే చాలా తక్కువగా ఉంటుంది కానీ f విలువ fc కి సమానమైనప్పుడు నాకు ఈ విలువ 0 707 గా ఉంటుంది కానీ చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీల వద్ద ఇదే విలువ Af కి సమానంగా ఉంటుంది కాబట్టి యాక్టివ్ ఫిల్టర్ సమీకరణం నుండి Af విలువ 0 హెర్ట్జ్ నుండి లోయర్ కటాఫ్ ఫ్రీక్వెన్సీ పాయింట్ వరకు పెరుగుతున్నప్పుడు మీరు స్క్రీన్ను చూస్తే యాక్టివ్ ఫిల్టర్ గెయిన్ Af 0 హెర్ట్జ్ నుండి లోయర్ కటాఫ్ ఫ్రీక్వెన్సీ పాయింట్ 20 డెసిబెల్స్ పర్ డేకేడ్ పెరుగుతుందని మీరు బాగా అర్థం చేసుకుంటారు నాకు 2 వ రెండవ ఆర్డర్ ఉంటే నాకు 40 డెసిబెల్స్ పర్ డేకేడ్ మూడవ ఆర్డర్ 60 డెసిబెల్స్ పర్ డేకేడ్ fc వద్ద 0 707 Af గా ఉంటుంది ఇది అవునా మరియు fc తరువాత ఫ్రీక్వెన్సీలు అన్ని పాస్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీలే మరియు ఫిల్టర్ యొక్క గెయిన్ Af వద్ద స్థిరముగా ఉంటుంది కాబట్టి చూడండి అంటే నేను గ్రాఫ్ను ప్లాట్ చేయడం ప్రారంభిస్తే ప్లాట్లు ఈ విధంగా ఉంటాయి ఇక్కడ ఇది నా fc fc పైన ఉన్న అన్ని ఫ్రీక్వెన్సీలు పాస్ చేయబడతాయి fc క్రింద ఉన్న అన్ని ఫ్రీక్వెన్సీలు అనుమతించబడవు లేదా తిరస్కరించబడతాయి ఏదేమైనా నేను చెప్పినట్లుగా రోల్ ఆఫ్ రేట్ ఉంది మరియు ఇది మొదటి ఆర్డర్ కి రోల్ ఆఫ్ రేట్ 20 డెసిబెల్స్ పర్ డేకేడ్ కాబట్టి నేను ఒక ఉదాహరణ తీసుకుంటే కాబట్టి నేను కటాఫ్ ఫ్రీక్వెన్సీ లేదా బ్రేక్ పాయింట్ ఫ్రీక్వెన్సీ fc ని లెక్కిస్తే ఒక సాధారణ పాసివ్ హై పాస్ ఫిల్టర్ లో C 1 µF విలువ ఉంటుంది కాబట్టి దీనిని ఒక కిలో ఓం కలిగిన రెసిస్టర్ కి సిరిస్ లో కలిపితే నా దగ్గర R విలువ ఉంది C విలువ ఉంది కాబట్టి నేను fc విలువ కనుక్కోగలను కాబట్టి నా క్రిటికల్ ఫ్రీక్వెన్సీ లేదా కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ fc 1 2 πRC తప్ప మరేమీ కాదు మరియు దాని విలువ 159 15 హెర్ట్జ్ కి సమానము ఈ విధముగా నేను హై పాస్ ఫిల్టర్ యొక్క కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ విలువను కనుక్కోగలను మరొక డిజైన్ ఉదాహరణను చూద్దాం ఇప్పుడు మీరు చూసేది ఏమిటంటే మీరు ఒక డిజైన్ ను చేయాలి రూపకల్పన 79 5 నానో ఫారడ్ విలువ కల కేపాసిటెన్స్ తో 2 కిలో హెర్ట్జ్ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ లేదా కార్నర్ ఫ్రీక్వెన్సీ కలిగి గెయిన్ విలువ 2 గా కలిగిన నాన్ ఇన్వర్టింగ్ యాక్టివ్ హై పాస్ ఫిల్టర్ ను రూపకల్పన చేయాలి అంటే మనకు మూడు విషయాలు ఉన్నాయి కాబట్టి మొదట గెయిన్ 2 కి సమానం కాబట్టి నేను గెయిన్ 2 కి సమానంగా పొందాను అవునా నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ యొక్క గెయిన్ 1 R2 R1 విలువ 2 గా ఇవ్వబడింది కాబట్టి R2 R1 1 కి సమానంగా ఉంటుంది అవునా R లేదా R2 విలువ R కి సమానముగా తీసుకుంటే ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఇక్కడ Fc గా ఇవ్వబడింది కాబట్టి నేను Fc ని కనుక్కోగలను R ఇవ్వబడింది fc ఇవ్వబడింది C ఇవ్వబడింది C ఇవ్వబడింది fc ఇవ్వబడింది అప్పుడు నేను విలువను ప్రత్యామ్నాయం చేసినప్పుడు మరియు R విలువ R1 విలువ 12piRc కి సమానంగా ఉండాలి లేదా R2 విలువ R1 కి సమానంగా ఉండాలి అని మనకు తెలుసు కాబట్టి నేను రెసిస్టర్ల విలువను కనుగొన్నందున నేను దిగువ చూపబడిన సర్క్యూట్ను డిజైన్ చేయగలను అవునా అందువల్ల కార్నర్ కటాఫ్ ఫ్రీక్వెన్సీ యొక్క విలువ మరియు కెపాసిటెన్స్ విలువలతో ఈ ప్రత్యేక సర్క్యూట్ను నేను రూపొందించగలను కాబట్టి నేను ఇతర విలువలను కనుగొనవలసి వస్తే ఈ విలువలు నాకు ఇస్తేఅయినను హై పాస్ యాక్టివ్ ఫిల్టర్ సర్క్యూట్ ని నేను డిజైన్ చేయాల్సి వస్తే ఈ ప్రత్యేక విలువలను ఉపయోగించడం ద్వారా నేను డిజైన్ చేయవచ్చు లేదా నాకు సర్క్యూట్ ఇస్తే నేను డిజైన్ చేయవచ్చు ఇవే నేను నా హై పాస్ ఫిల్టర్ డిజైన్ చేయగలిగే రెండు మార్గాలు కాబట్టి మరో ఉదాహరణ చూద్దాం చిత్రంలో చూపిన ఫిల్టర్ యొక్క కటాఫ్ ఫ్రీక్వెన్సీ మరియు పాస్ బ్యాండ్ గెయిన్ లెక్కించండి కాబట్టి మీకు ఈ చిత్రపటము ఇవ్వబడిందని అనుకుందాం కాబట్టి ఈ చిత్రపటము ఏమిటి ఇది హై పాస్ యాక్టివ్ ఫిల్టర్ తప్ప మరొకటి కాదు ఇప్పుడు నేను ఏమి కనుగొనాలి నేను కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ విలువని ని కనుగొనాలి అంటే నేను fc ని కనుగొనాలి ఇక్కడ fc 12 πRC ఇప్పుడు R1 ఇవ్వబడింది R2 ఇవ్వబడింది C ఇవ్వబడింది కాబట్టి నేను ఒకటి బై 2 pi ఇంటూ 10 k ఇంటూ 0 1 మైక్రోఫరాడ్ అని వ్రాయగలను దీని విలువ 159 15 హెర్ట్జ్ కాబట్టి ఇది fc కాక మరేమీ కాదు కానీ fc విలువ 159 15 హెర్ట్జ్ సరైనదా కాబట్టి నా క్రిటికల్ ఫ్రీక్వెన్సీ ఏమిటో ఇప్పుడు నాకు తెలుసు ఇప్పుడు నేను ఈ సూత్రము ఉపయోగించి లెక్కించగలను తరువాత ప్రశ్న ఏమిటంటే పాస్ బ్యాండ్ గెయిన్ యొక్క 10 అంటే నా గెయిన్ 10 గా ఉంది అవునా కాబట్టి ఇక్కడ ఇది R2 R 1 10 అవుతుంది ఎందుకంటే ఇది ఇన్వర్టింగ్ యాంప్లిఫయర్ కాబట్టి R2 R1 10 లేదా R2 విలువ R1 విలువ తో పోలిస్తే 10 రెట్లకు సమానం కాబట్టి నేను R1 విలువను ను 10 ఓం గా తీసుకున్నట్లైతే R2 విలువ వంద కిలో ఓం అవుతుంది సర్క్యూట్ ని రూపొందించడానికి లేదా ఇచ్చిన సర్క్యూట్ యొక్క కటాఫ్ ఫ్రీక్వెన్సీ లెక్కించడడం సులభం మనకు విలువను ఇచ్చినట్లయితే మనం సర్క్యూట్ ని డిజైన్ చేయవచ్చు సర్క్యూట్ ఉన్నట్లయితే కాంపోనెంట్ విలువలను కనుగొనవచ్చు కాబట్టి ఈ ప్రత్యేకమైన మాడ్యూల్లో మనం చూసిన వాటిని బట్టి ఆపరేషనల్ యాంప్లిఫయర్ ని ఉపయోగించి ఒక యాక్టివ్ ఫిల్టర్ ని రూపొందించగలమని మనము తెలుసుకున్నాము ఆపై మీకు ఒక సర్క్యూట్ ఇస్తే అప్పుడు మీరు రెసిస్టర్ల కెపాసిటర్ల లేదా ఫ్రీక్వెన్సీ యొక్క విలువలను కనుగొనవచ్చు మరియు అవే విలువలు మీకు ఇస్తే ఆ ప్రత్యేకమైన సమస్యను పరిష్కరించటానికి ఒక సర్క్యూట్ను రూపొందించగలరు కాబట్టి ఇప్పుడు విషయం ఏమిటంటే ఆపరేషనల్ యాంప్లిఫయర్లతో మనం ఫిల్టర్లను రూపొందించవచ్చు ఆపరేషనల్ యాంప్లిఫయర్లతో మనము ఒక నిర్దిష్ట బ్యాండ్ ఫ్రీక్వెన్సీ లను అనుమతించే ఫిల్టర్లను మరియు ఒక నిర్దిష్ట బ్యాండ్ ఫ్రీక్వెన్సీ లను నియంత్రించే ఫిల్టర్లను రూపకల్పన చేయవచ్చు మనము ఈ ప్రత్యేక మాడ్యూల్ లో చూసిన హై పాస్ ఫిల్టర్ మనము హై పాస్ మరియు లో పాస్ ఫిల్టర్ల మధ్య ప్రధాన తేడా చూశాము అంటే హై పాస్ ఫిల్టర్లో మొదట కెపాసిటర్ ఉంటుంది మరియు తరువాత రెసిస్టర్ ఉంటుంది లో పాస్ ఫిల్టర్లో మనము సిగ్నల్ ని ముందు రెసిస్టర్ కి ఇచ్చి తరువాత కెపాసిటర్ కి ఇస్తాము కాబట్టి సిగ్నల్ రెసిస్టర్కు వెళుతుంది మరియు తరువాత అది కెపాసిటర్కు వెళుతుంది కాని హై పాస్ ఫిల్టర్లో దానికి వ్యతిరేకం గా జరుగుతుంది కాబట్టి మనము లో పాస్ చూశాము ఇప్పుడు మనము హై పాస్ ని చూశాము తరువాతి మాడ్యూల్ లో బ్యాండ్ పాస్ ఫిల్టర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం మరియు ఆ తరువాత మాడ్యూల్ లో బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ ని కూడా చూస్తాము కాబట్టి మనం నాలుగు ప్రధాన ఫిల్టర్ల గురించి మాట్లాడుతున్నాము అవి లో పాస్ హై పాస్ బ్యాండ్ పాస్ మరియు బ్యాండ్ రిజెక్ట్ కాబట్టి తరువాతి తరగతిలో ఆపరేషనల్ యామ్ప్లిఫయర్ ఉపయోగించి బ్యాండ్ పాస్ ఫిల్టర్ను ఎలా డిజైన్ చేయవచ్చో చూద్దాం అప్పటి వరకు నేను మీకు చూపించిన విధంగా కొన్ని మిలియన్ల ప్రశ్నలు ఉన్నాయి అందులో ఆన్లైన్లో అందుబాటులో ఉంచిన కొన్ని ప్రశ్నలను మీరు పరిష్కరించండి మరియు మీకు మంచి ఆలోచన వస్తుంది కాబట్టి మనము చాలా ప్రాధమిక స్థాయిలో ప్రారంభించాము అక్కడ మిమ్మల్ని కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ యొక్క సూత్రాన్ని కనుగొనమని అడుగుతారు అయితే ప్రతిదీ ఇవ్వబడుతుంది కాబట్టి ఇందులో ఎటువంటి పొరపాటు ఉండకూడదు లేదా ఇచ్చిన రెసిస్టర్లు లేదా కెపాసిటర్ లేదా ఫ్రీక్వెన్సీ యొక్క విలువలకు మీరు సర్క్యూట్ను రూపకల్పన చేయవచ్చు కాబట్టి నిజంగా ఇది సులభం మనము చాలా ప్రాథమిక దశలో ఉన్నాము కాబట్టి అటువంటి సాధారణ సర్క్యూట్ల రూపకల్పనలో మీరు ఎటువంటి తప్పు చేయకూడదు ఇప్పుడు నేను మీకు చెప్పదలచిన మరో విషయం ఏమిటంటే కొన్నిసార్లు మిమ్మల్ని హై కటాఫ్ యాక్టివ్ ఫిల్టర్లను డిజైన్ చేయండి అని అడిగినప్పుడు కాబట్టి మీరు హై కటాఫ్ యాక్టివ్ ఫిల్టర్లను రూపకల్పన చేస్తున్నప్పుడు హై కట్ అంటే లో పాస్ అని అర్ధం ఇది హై ఫ్రీక్వెన్సీ లను నియంత్రిస్తుంది లేదా అనుమతించదు ఇది హై పాస్ కాదు కాబట్టి మీకు ఈ రకమైన సమస్య ఇచ్చినప్పుడు పూర్తిగా చదవండి ఇది హై కట్ లేదా లో కట్ లేదా హై పాస్ లేదా లో పాస్ దాని అర్థం ఏమిటి లో పాస్ మరియు హై కట్ ఇవి రెండూ సమానమే హై పాస్ అంటే అదే లో కట్ కాబట్టి మీరు ఒక సమస్య పరిష్కరించే సందర్భములో దీనిని అర్థం చేసుకోవాలి మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగినప్పుడు ముందు దానిని జాగ్రత్తగా చదవాలి వినాలి అర్ధము చేసుకోవాలి ప్రతి దానిని శ్రద్ధగా వినాలి ఆర్ధము చేసుకోవాలి అప్పుడు స్పందించాలి అప్పుడే అది మీకు పరీక్షలలో మరియు ఇంటర్వ్యూ లలో ఉపయోగపడుతుంది కాబట్టి నేను మిమ్మల్ని తరువాతి తరగతిలో తరువాతి ప్రత్యేక మాడ్యూల్లో కలుసుకుంటాను ఆపై ఆప్ యాంప్ సర్క్యూట్లను బ్యాండ్ పాస్ ఫిల్టర్గా ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం అప్పటి వరకు జాగ్రతగా ఉండండి శెలవు